నమస్కారం గత ఉపన్యాసంలో మనం నార్టన్ సిద్ధాంతం యొక్క ప్రాథమిక విషయాల గురించి చర్చించుకొన్నాము మరియు సర్క్యూట్లలో స్వతంత్రమైన సోర్స్ లు కలిగి ఉన్నప్పుడు ఎలా పరిష్కరించాలో కొన్ని ఉదాహరణలు చూసాము నేటి ఉపన్యాసంలో మనం నార్టన్ సిద్ధాంతంపై చర్చను కొనసాగిద్దాము మరి ప్రత్యేకంగా సర్క్యూట్ లో స్వతంత్రమైన సోర్స లు కలిగి ఉన్నప్పుడు గా ఎలాగ పరిష్కరించాలో తెలుసుకొందాము కాబట్టి నార్టన్ సిద్ధాంతంప్రకారం ఒక లీనియర్ 2 టెర్మినల్ సర్క్యూట్నురెసిస్టర్తో సమాంతరంగా కరెంటు సోర్స్ ని కలిగి ఉన్న ఈక్వివలెంట్ సర్క్యూట్ తో భర్తీ చేయవచ్చు ఇక్కడషార్ట్ సర్క్యూట్ కరెంట్ IN టెర్మినల్స్ ద్వారా ప్రవహిస్తుంది మరియు రెసిస్టెన్స్ RN విలువ అనేది అన్ని స్వతంత్రమైన సోర్స్ లు ఆఫ్ చేసినప్పుడు ఇన్పుట్ టెర్మినల్స్ వద్ద లభిస్తుందన్నమాట ఇక్కడ స్వతంత్రమైన సోర్స్ లు ఆపివేయటమంటే వోల్టేజ్ సోర్స్ ను షార్ట్ సర్క్యూట్ చేయుట మరియు కరెంటు సోర్స్ ను ఓపెన్ సర్క్యూట్ చేయటమన్నమాట కాబట్టి చివరకు నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లో IN అన్నది టెర్మినల్స్ వద్ద ప్రవహిస్తున్న షార్ట్ సర్క్యూట్ కరెంటు తప్ప మరొకటి కాదు అలాగే నార్టన్ రెసిస్టెన్స్ RN అన్నది టెర్మినల్స్ ab ల వద్ద లభించిన విలువ తప్ప మరొకటి కాదు ఇక్కడ మనం కనుగొనాల్సినవి స్వతంత్రమైన వేరియబుల్స్RNమరియు INమాత్రమే RN అన్నది థెవెనిన్ సిద్ధాంతం లో థెవెనిన్ రెసిస్టెన్స్ నుఏ విధంగా కనుగొంటామో అదే విధంగా కనుగొనవచ్చు అలాగే నార్టన్ ఈక్వివలెంట్ కరెంట్ INకోసంటెర్మినల్స్ abల ద్వారా ప్రవహించే కరెంట్ను షార్ట్ సర్క్యూట్ చేయాలి కాబట్టి ఈ నెట్వర్క్లో గల టెర్మినల్స్ ab లను షార్ట్ సర్క్యూట్ చేసి షార్ట్సర్క్యూట్ కరెంట్విలువ తెలుసుకోవాలి కాబట్టి ఈ సరళమైన 2 టెర్మినల్ నెట్వర్క్ యొక్క టెర్మినల్స్ షార్ట్ సర్క్యూట్ చేసి నార్టన్ కరెంట్ ను కనుగొందాము గత ఉపన్యాసంలో మనం 2 సందర్భాలు గురించి చెప్పుకుంటే అందులో మొదటి సందర్భం గురించి వివరంగా చర్చించుకున్నాము అలాగే నార్టన్ రెసిస్టన్స్ 2 పద్దతులలో కనుగొనవచ్చని పేర్కొన్నాము కాబట్టి మొదటి సందర్భంలో గనక నెట్వర్క్ లో ఎటువంటి ఆధారితమైన సోర్స్ లు లేనప్పుడు అన్ని స్వతంత్రమైన సోర్స్ లను ఆఫ్ చేసి టెర్మినల్స్ ab ల వద్ద ఇన్పుట్ రెసిస్టెన్స్ RN కనుగొనవచ్చని తెలుసుకున్నాము కాబట్టి ఇవ్వబడిన చిత్రంలో చూపినట్లుగా మనకు నార్టన్ రెసిస్టెన్స్ అన్నది టెర్మినల్స్ వద్ద లభిస్తుంది అని గత ఉపన్యాసం లో తెలుసుకున్నాము నేటి ఉపన్యాసంలో రెండవ సందర్భం గురించి తెలుసుకొందాము అంటే నెట్వర్క్ గనుక ఆధారితమైన సోర్స్ లు కలిగి ఉంటే ఏమి చేయాలి అన్ని స్వతంత్రమైన సోర్స్ లను ఆపి వేసి ఆధారితమైన సోర్స్ లను సర్క్యూట్ లో కనెక్ట్ చేసి ఉంచాలి అన్న మాట ఈ సందర్భంలో ఇంతకుముందు చర్చించిన థెవెనిన్ సిద్ధాంతం మాదిరిగా సర్క్యూట్ వేరియబుల్స్ ద్వారా నియంత్రించబడుతున్న ఆధారితమైన సోర్స్ లను ఆపటం ఆపటం కుదరదు అలాగే వాటిని సర్క్యూట్ నుండి తొలగించలేము గనక వాటిని అలాగే సర్క్యూట్ లో ఉంచివేసి నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ను విశ్లేషిద్దాము ఇప్పుడు అది పరిష్కరించడానికి మనం టెర్మినల్స్ ab ల వద్ద వోల్టేజ్ ను వర్తింపజేసి కరెంటు i0ను కనుగొందాము మరియురెసిస్టెన్స్ RN విలువను కొరకు థెవినిన్ సిదంతం వర్తింపచేసినప్పుడు సర్క్యూట్ ను ఏ విధంగా అయితే విశ్లేషణ చేసి RN విలువను కనుగొన్నామో అదే విధంగా ఇక్కడ కూడా ఒక్క RN విలువను కనుగొందాము ఇప్పుడు RNవిలువను కనుగొనేందుకు ముందుగా అన్ని స్వతంత్రమైన వోల్టేజ్ సోర్స్ లను 0 చేసి ఇవ్వబడిన నెట్వర్క్ లోని టెర్మినల్స్ ab వద్ద RN విలువను కనుగొందాము అందుకోసం టెర్మినల్స్ ab అంతటావోల్టేజ్ సోర్స్ v0 1 V ని కనెక్ట్ చేద్దాము ఎందుకంటె 1 V తో అయితే RNవిలువను కనుగొనడం చాలా సులభం అవుతుంది కాబట్టిv0 విలువను ఎల్లప్పుడూ 1V కు సమానంగాఉంచడంతప్పనిసరి ఏమి కాదు మీరుఏ విలువ అయినా తీసుకొని సర్క్యూట్ను పరిష్కరించవచ్చు కానీ 1V తీసుకోవటం వలన సులభం అవుతుంది అన్నమాట ఇప్పుడు నార్టన్ రెసిస్టెన్స్ అన్నది v0i0 అయితే v0 విలువ 1V ఉనప్పుడు RN విలువ 1i 0 అని చెప్పవచ్చు ఈ సమీకరణాలను ఉపయోగించి నార్టన్ రెసిస్టెన్స్ విలువను సులభంగా తెలుసుకోవచ్చు తరువాత మేము నార్టన్ కరెంట్ అనగా షార్ట్ సర్క్యూట్ కరెంటు విలువను తెలుసుకోవాలంటే టెర్మినల్స్ a bలను షార్ట్ సర్క్యూట్ చేసి ద్వారా ప్రవహించే కరెంటు విలువను కనుగొంటే సరిపోతుంది కాబట్టి మనం చేయాల్సిందల్లా సర్క్యూట్ లో KVL లేదా KCL ను వర్తింపజేసి షార్ట్ సర్క్యూట్ లో కరెంట్ విలువను కనుక్కోవాలి ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అన్నది నార్టన్ కరెంట్ తప్ప మరేమి కాదు మనకు లభించే ఫైనల్ సర్క్యూట్ లో కరెంటు సోర్స్ INమరియు దానికి సమాంతరంగా నార్టన్ రెసిస్టెన్స్ RNఉంటాయన్నమాట కాబట్టి మీరు ఇవ్వబడిన సరళమైన 2 టెర్మినల్ నెట్వర్క్ ను నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ తో భర్తీ చేసారు కాబట్టి ఈ భావనను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒకఉదాహరణనుతీసుకుందాం ఇవ్వబడిన సర్క్యూట్ యొక్క నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కనుక్కోవాలి అన్నమాట ఇవ్వబడిన సర్క్యూట్ లో ఒక ఆధారితమైన కరెంటు సోర్స్ మరియు ఒక స్వతంత్రమైన వోల్టేజ్ సోర్స్ కలవు ఆధారితమైన కరెంటు సోర్స్ 2i x విలువ అన్నది 4 ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంట్ మీద ఆధారపడి ఉందన్నమాట ఇప్పుడు మనం చేయాల్సిందల్లా స్వతంత్రమైన సోర్స్ లను 0 చేసి మరియు ఆధారితమైన సోర్స్ లను అలాగే సర్క్యూట్ లో ఉంచి నార్టన్ రెసిస్టెన్స్ ను కనుగొందాము మనం స్వతంత్రమైన వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసి కరెంటు సోర్స్ ను అలాగే ఉంచివేస్తే ఏమి జరుగుతుంది ఇక్కడ కరెంటు సోర్స్ ఆధారితమైన సోర్స్ కాబట్టి సర్క్యూట్ లో అలాగే ఉంచివేశాము దీనికి సమాంతరంగా ఓక 5 ohm రెసిస్టెన్స్ ను మీరు చూడచ్చు అలాగే మనం స్వతంత్రమైన వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసాము గనక దానికి సమాంతరఁగా గల 4 ohm రెసిస్టెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ చేయబడిందన్నమాట ఇప్పుడురెసిస్టెన్స్ RN విలువను తెలుసుకోవడానికి మనంబాహ్యంగా ఒక 1V వోల్టేజ్ సోర్స్ను కనెక్ట్ చేసి ధీని ద్వారా ప్రవహించేకరెంటు i0 విలువను తెలుసుకోవాలి ఇప్పుడు మీరు సర్క్యూట్ లో గమనిస్తే ఎడమ వైపు న షార్ట్ సర్క్యూట్ విభాగాన్ని చూడచ్చు ఎందుకంటే మనం వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసాము ఇక్కడ ఈ 4 ohm రెసిస్టెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ చేయబడింది కాబట్టి దీని ద్వారా ప్రవహించే కరెంట్ '0' అవుతుంది ఎందుకంటే ఇది తక్కువ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది మరియు మొత్తం కరెంట్ కూడా షార్ట్ సర్క్యూట్ వైర్ గుండా వెళుతుంది అంటే ix విలువ '0' కి సమానంగా ఉంటుంది అందువలన కరెంట్ సోర్స్ 2ixవిలువ కూడా '0' కి సమానమవుతుందన్నమాట ఇప్పుడుix విలువ '0' కి సమానమైనప్పుడు ఏమి జరుగుతుంది బాహ్య వోల్టేజ్ సరఫరా నుండి ప్రవహించే కరెంట్ అన్నది 5 ohm రెసిస్టెన్స్ ద్వారా మాత్రమే ఉంటుంది కాబట్టి కరెంట్ అన్నది i01V50 2A R N 1V 5 10 2 5 అవుతుంది మీరు ఎటువంటి వోల్టేజ్సరఫరానువర్తించకుండా నేరుగా చూసి కూడానార్టన్ రెసిస్టెన్స్ ను కనుగొనవచ్చు ఎలాగంటే మీరు వోల్టేజ్ సోర్స్ ను షార్ట్ సర్క్యూట్ చేయటము వలన ఎడమ వైపు కంపార్ట్మెంట్ మొత్తం సున్నా అయింది అలాగే ix విలువ కూడా '0' అవటం వలన సర్క్యూట్ లో మిగిలిన 5 ohm రెసిస్టెన్స్ అన్నదే ఇన్పుట్ రెసిస్టెన్స్ అని సూటిగా చెప్పవచ్చు అన్నమాట కాబట్టి v0i0 నుంచి పొందిన విలువ అన్నది 5 ohm తప్ప మరొకటికాదని మీరు తనిఖీ ద్వారా కూడా ధృవీకరించవచ్చు ఇప్పుడు తదుపరి టెర్మినల్స్ ab ల వద్ద ప్రవహించే షార్ట్ సర్క్యూట్కరెంట్ ను కనుగొందాము ఇప్పుడు టెర్మినల్స్abలను షార్ట్ సర్క్యూట్ చేద్దాము షార్ట్ సర్క్యూట్ కరెంట్ iscఅన్నది టెర్మినల్స్abల వద్ద మనం కనుగొనవలసి న నార్టన్ కరెంట్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు గమనిస్తే 4 ohmరెసిస్టర్ 10V వోల్టేజ్ సోర్స్తో సమాంతరంగా ఉంది అంతేకాకుండా డిపెండెంట్ కరెంట్ సోర్స్తో కూడా సమాంతరంగా ఉంది అంటే మీరు షార్ట్ సర్క్యూట్ అయిన ఈ ప్రత్యేక విభాగంలో ఒక వోల్టేజ్ సోర్స్ 5 ohm రెసిస్టెన్స్ కు సమాంతరంగా చూడచ్చు అలాగే ఆధారితమైన కరెంటు సోర్స్ 2ix కూడా కలదు కాబట్టి మీరు సర్క్యూట్ ను తనిఖీ చేసినప్పుడు టెర్మినల్ab ఇక్కడ ఉంది ఇది మీకు లభించిన సరళీకృత సర్క్యూట్ ఇక్కడ కరెంటు ixఅన్నది 4 ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రవహిస్తుంది అలాగే మీరు గమనిస్తే నోడ్ 1 నోడ్ 2 లు అంతటా గల వోల్టేజ్ 4 ohm రెసిస్టెన్స్ అంతటా వర్తించే వోల్టేజ్ తప్ప మరొకటి కాదు 57A కాబట్టి ఈ నవీకరించబడిన సర్క్యూట్ లో మీరు సులభంగా కరెంటు ix విలువ అన్నది వోల్టేజ్ సోర్స్ విలువ 10V ను 4 ohm రెసిస్టెన్స్ తో భాగిస్తే వచ్చిన విలువ 2 5A అని చెప్పవచ్చు

ఇప్పుడు కరెంటు ix విలువ లభించింది గనక మీరు నోడ్ వద్ద KCL వాడటం ద్వారా షార్ట్ సర్క్యూట్ కరెంట్ విలువను తెలుసుకోవచ్చు కాబట్టి షార్ట్ సర్క్యూట్ కరెంట్ విలువ అనేది ముందుగా వోల్టేజ్ 10 V ను 5 ohm రెసిస్టెన్స్ తో భాగించిన సమీకరణం కరెంటు 2ixతో జోడిస్తే లభిస్తుంది మీరు ఈ సంఖ్యను చూస్తే ఇది మళ్ళీ 10V తోసమాంతరంగా ఉంటుంది కాబట్టి isc1052ix222 57A లభిస్తుంది మనకు నార్టన్ కరెంటు మరియు 5 ohm నార్టన్ రెసిస్టెన్స్ లభించాయి ఈ విధంగా ఇవ్వబడిన సర్క్యూట్కు నార్టన్ ఈక్వివలెంట్ ను కనుగొన్నాము ఇప్పుడు మునుపటి ఉదాహరణకి భిన్నమైన మరొక ఉదాహరణ చూద్దాం ఇవ్వబడిన సర్క్యూట్ కు నార్టన్ ఈక్వివలెంట్ కనుగొనవలసి ఉంది అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే సర్క్యూట్ లో ఎటువంటి స్వతంత్రమైన వోల్టేజ్ సోర్స్ గాని కరెంటు సోర్స్ గాని లేవు కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది మీరు కుడి వైపు గల టెర్మినల్స్ షార్ట్ సర్క్యూట్ చేస్తే కరెంట్ విలువ '0' అవుతుంది ఎందుకు కారణం సర్క్యూట్లో కరెంటు ను సరఫరా చేయుటకు ఎటువంటి సోర్స్ లు లేవు కాబట్టి అలాగే ఈ సందర్భంలో మాదిరిగా ఓపెన్ సర్క్యూట్ చేసినా కరెంట్విలువ '0' ఏ అవుతుంది అలాగే మనం చూస్తున్న ఆధారితమైన వోల్టేజ్ సోర్స్ అన్నది కరెంటు విలువ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవ్వబడిన సర్క్యూట్ లో మీకు ఎల్లప్పుడూ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మరియు షార్ట్ సర్క్యూట్ కరెంట్ రెండూ కూడా '0' విలువను కలిగి ఉన్నాయంటే మీరు నార్టన్ కరెంట్ విలువను కనుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సర్క్యూట్ లో ఎటువంటి స్వతంత్రమైన వోల్టేజ్ సోర్స్ గాని కరెంటు సోర్స్ గాని లేవు కాబట్టి మనం నార్టన్ రెసిస్టెన్స్ విలువను కనుగొందాము అయితే ఇవ్వబడిన సర్క్యూట్ లో ఎటువంటి స్వతంత్రమైన వోల్టేజ్ సోర్స్ గాని కరెంటు సోర్స్ గాని లేనందువలన vocమరియు isc లు కూడా '0' విలువను కలిగి ఉంటాయి కాబట్టి నార్టన్ రెసిస్టెన్స్ విలువను కనుక్కోవటానికి బాహ్యంగా ఒక 1A కరెంటు సోర్స్ ని ఉంచి టెర్మినల్ అంతటా వోల్టేజ్ను కొలుద్దాము కాబట్టి టెర్మినల్ అంతటా గల వోల్టేజ్ నిvtest అనుకొని 2 టెర్మినల్స్ అంతటా 1 A కరెంట్ సోర్స్ ను వర్తింపజేసి vtest విలువను కనుగొందాము ఇప్పుడు నార్టన్ రెసిస్టెన్స్ RNవిలువ RNvtest1A అవుతుంది ఇప్పుడు మీరు ఇవ్వబడిన చిత్రాన్ని గమనిస్తే i 1A ఎందుకంటే 1A కరెంటు సోర్స్ మరియు i రెండూ వ్యతిరేక దిశలో ఉంటాయి v test 1 5 13vtest21 అందువలనvtest0 6V లభిస్తుందన్నమాట కాబట్టి vtest0 6V విలువను పొందామన్నమాట ఇప్పుడు RNvtest1A0 6 లభిస్తుంది ఇవ్వబడిన ఉదాహరణ లోని సర్క్యూట్ యొక్క నార్టన్ ఈక్వివలెంట్ అన్నది ఎటువంటి కరెంటు సోర్స్ లేకుండా 0 6 ohm రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది ఒకసారి థెవెనిన్ మరియు నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ల విషయంలో మనం చర్చించుకున్న అంశాలను సంగ్రహించు కుందాము థెవెనిన్ లేదా నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లను కనుక్కోవటానికి ఇవ్వబడిన సర్క్యూట్ ను రెండు నెట్వర్క్లుగా చేస్తాము నెట్వర్క్ A అన్నది వద్ద మనం వోల్టేజ్ లేదా కరెంట్ విలువను కనుక్కోవటానికి ఆసక్తి చూపిస్తున్న లోడ్ రెసిస్టన్స్ ను కనెక్ట్ చేయాలన్నమాట అలాగే ప్రధాన సర్క్యూట్ ని నెట్వర్క్ బి అంటాము కాబట్టి మొత్తం సర్క్యూట్ను 2 భాగాలు అనగా నెట్వర్క్ A మరియు నెట్వర్క్ B గా విభజించాము కాబట్టి నెట్వర్క్ A ను థెవినిన్ లేదా నార్టన్ విశ్లేషణ కొరకు సరళీకృతం చేసాము కాబట్టి టెర్మినల్స్ AB లకు ఎడమ వైపున థెవినిన్ ఈక్వివలెంట్ లేదానార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ను చూడవచ్చు ఎడమ వైపు ఉన్న ఈక్వివలెంట్ సర్క్యూట్ ని నెట్వర్క్ B అనగా లోడ్ రెసిస్టెన్స్ కు జోడించి RL అంతటా గల సర్క్యూట్ వేరియబుల్స్ను కనుగొనవచ్చు అన్నమాట కాబట్టి థెవెనిన్ సిద్ధాంతం విషయంలో మనం ఏమి చేస్తాము ఇవ్వబడిన సరళమైన సర్క్యూట్ ను 2 నెట్వర్క్ల రూపంలో 2 వైర్లతో అనుసంధానిస్తాము అందులో నెట్వర్క్ A అన్నది సరళీకృతం చేయవలసిన నెట్వర్క్ అలాగే నెట్వర్క్ B అన్నది ఎటువంటి మార్పులు లేకుండా అలాగ వదిలేయాలి ఒకవేళ సర్క్యూట్ లో ఏమైనా ఆధారితమైన సోర్స్ లు కలిగి ఉంటె వాటి యొక్క నియంత్రిత వేరియబుల్స్ కూడా అదే నెట్వర్క్ లో ఉండాలన్నమాట కాబట్టి రెండూ కూడా విశ్లేషణ కోసం నెట్వర్క్ A లోపలే ఉండాలి ఇప్పుడు నెట్వర్క్ A టెర్మినల్స్ వద్ద ఓపెన్ సర్క్యూట్ చేయుట ద్వారా నెట్వర్క్ A ను డిస్కనెక్ట్ చేద్దాము కాబట్టి టెర్మినల్స్ వద్ద voc వర్తింపజేసి నెట్వర్క్ A లో గల ఇతర స్వతంత్ర సోర్స్ లను '0' చేద్దాము తద్వారా నెట్వర్క్ A ను ఇనేక్టీవ్ నెట్వర్క్ చేశామన్నమాట అలాగే అన్ని ఆధారితమైన సోర్స్ లను మార్చకుండా వదిలివేయాలి కాబట్టి దీని వలన మనము నెట్వర్క్ A యొక్క టెర్మినల్స్ అంతటా గల ఇన్పుట్ రెసిస్టెన్స్ ను పొందుతాము ఇన్పుట్ రెసిస్టెన్స్ ను కనుగొనగానే మళ్ళీ అన్ని స్వతంత్రమైన రిసోర్స్ లను తిరిగి నెట్వర్క్ లో ఉంచాలి అంటే సర్క్యూట్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ ను కనుగొనేటప్పుడు మనం వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసాము అలాగే కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేసాము కాబట్టి మేము మళ్ళీ స్వతంత్రమైన రిసోర్స్ లను తిరిగి సర్క్యూట్లో ఉంచాలన్నమాట ఆపై నెట్వర్క్ A టెర్మినల్స్ అంతటా గల ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ను కనుగొందాము థెవెనిన్ సిదంతానికి వ్యతిరేకంగా మనకు నార్టన్ సిద్ధాంతం ఉంది అయితే నార్టన్ సిద్ధాంతం వర్తించినప్పుడు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్కు బదులుగా మనం షార్ట్ సర్క్యూట్ కరెంట్ను కనుగొంటాము కాబట్టి ఈ సందర్భంలో కూడా ఏదైనా సరళమైన సర్క్యూట్ ఇచ్చినప్పుడు దానిని 2 వైర్ల ద్వారా అనుసంధానించబడిన 2 నెట్వర్క్ల A మరియు B రూపంలో అమర్చాలి నెట్వర్క్ A అనేది సరళీకృతం చేయవలసిన నెట్వర్క్ మరియు నెట్వర్క్ B అన్నది తాకబడదు ఈ సందర్భంలో కూడా థెవెనిన్ సిద్ధాంతం లో చేసినట్లుగానే ఆధారితమైన రిసోర్స్ లు మరియు వాటి నియంత్రణ వేరియబుల్స్ రెండూ కూడా ఒకే నెట్వర్క్లో ఉండాలన్నమాట ఇప్పుడు నెట్వర్క్ B ని డిస్కనెక్ట్ చేద్దాము కుడి వైపు టెర్మినల్స్ ను షార్ట్ సర్క్యూట్ చేసి ఆపై నెట్వర్క్ A యొక్క టెర్మినల్స్ గుండా ప్రవహించే షార్ట్ సర్క్యూట్ కరెంటు isc కనుగొందాం సర్క్యూట్ లోని అన్ని స్వతంత్రమైన రిసోర్స్ లను '0' చేయడం కానీ ఆపి వేసి నెట్వర్క్ను ఇనేక్టీవ్ చేయాలన్నమాట అలాగే మిగిలిన ఆధారితమైన రిసోర్స్ లను అలాగే సర్క్యూట్ లో ఉంచివేయాలి ఇప్పుడు మళ్ళీ ఇన్పుట్ రెసిస్టెన్స్ ను కనుగొనాలి కాబట్టి మీరు గమనించినట్లయితే థెవినిన్ మరియు నార్టన్ సిద్ధాంతాలు రెండింటిలోనూ కూడా ఇన్పుట్ రెసిస్టెన్స్ అన్నది ఒకటే ఉంటుంది ఒకే ఒక మార్పు ఏమిటంటే నార్టన్ సిద్ధాంతం లో అయితే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ను కనుగొంటాము అదే థెవినిన్ సిద్ధాంతం లో అయితే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ను కనుగొంటాము కాబట్టి ఇక్కడ మీరు చుస్తే voc అన్నది థెవెనిన్ సిద్ధాంతం లో సిరీస్ రెసిస్టెన్స్ RThకలిగిన VThతప్ప మరొకటి కాదు కాబట్టి ఇది థెవినిన్ ఈక్వివలెంట్ అన్నమాట నార్టన్ విషయంలో అయితే మీకు నార్టన్ కరెంట్ అనగా షార్ట్ సర్క్యూట్ కరెంట్ మరియు దానికి సమాంతరంగా నార్టన్ రెసిస్టెన్స్ RN కలిగి ఉంటుంది ఈ నార్టన్ రెసిస్టెన్స్ RNఅన్నది థెవెనిన్ సిద్ధాంతం లో RTh చేసిన విశ్లేషణ కు సమానంగానే కనుగొనబడింది ఇంతటితో నేటి సెషన్నుముగిద్దాము కాబట్టి ఈ సెషన్లో మనము సర్క్యూట్ లో ఆధారితమైన రిసోర్స్ లు కలిగి ఉన్నప్పుడు నార్టన్ సిద్ధాంతం విశ్లేషించాము ధన్యవాదములు